మునుపటి ఉపన్యాసాలలో మేము పరిశ్రమల విప్లవం లేదా పారిశ్రామిక IoT గురించి మాట్లాడుతున్నప్పుడు కోర్ వద్ద ఇది సెన్సింగ్ మరియు యాక్చుయేషన్ గురించి సెన్సింగ్ మరియు యాక్చుయేషన్ అవసరాలు ఉన్నాయి పరిశ్రమలలో ఉపయోగించబడే సెన్సార్లు సాధారణంగా ఎక్కువ పనితీరును కలిగి ఉంటాయి చాలా ఖచ్చితమైనవి మరియు యాక్చుయేషన్ ఈ ప్రత్యేక ఉపన్యాసంలో మనం కవర్ చేయబోతున్నాం కాబట్టి మేము IIoT గురించి మాట్లాడుతున్నప్పుడు మేము అదే విషయం IoT గురించి మాట్లాడుతుంటే కానీ పరిశ్రమ నిర్దిష్ట అనువర్తనాలను వంటివి ప్రధాన సాంకేతికతలు ఇవి ప్రధాన భాగాలు కావచ్చు మరియు ఈ సెన్సార్లను పారిశ్రామిక దృశ్యాలలో ఉపన్యాసంలో నేను మాట్లాడిన ఈ పెద్ద డేటా మీరు పరిశ్రమ స్థాయి సెన్సార్లను మోహరించి ఒకదానితో ఒకటి మరియు వేర్వేరు యంత్రాలకు అనుసంధానించబడి ఉంటే ఈ పెద్ద డేటా లక్షణాలన్నీ ప్రాథమికంగా వస్తాయి సెన్సార్లు సేకరించిన డేటా శక్తితో ఉంటుంది తెలివితేటలతో శక్తినివ్వాలి కాబట్టి ఈ ప్రాసెసింగ్ నుండి డేటా నుండి సమాచారం మరియు జ్ఞానాన్ని పొందడానికి ప్రాసెస్ చేయడానికి ఈ డేటాను ప్రాసెస్ చేయాలి మరియు ఆ తరువాత ప్రాసెసింగ్ విశ్లేషణ అనుసరించి ఈ యాక్చుయేషన్ చేయవచ్చు పరిశ్రమకు సెన్సింగ్ పారిశ్రామిక ప్రమాణాల మరియు యాక్యుయేటర్ నెట్వర్క్ కనెక్టివిటీని కలిగి ఉండాలి కాబట్టి ఈ అవసరాల ద్వారా అర్థం ఏమిటంటే మనకు తక్కువ ఖర్చు కానీ అధిక పనితీరు గల నమ్మకమైన సెన్సార్లు ఉండాలి తక్కువ ఖర్చు ఎందుకంటే మేము ఈ వేర్వేరు సెన్సార్లను పెద్ద సంఖ్యలో ఉపయోగించబోతున్నాం ఒక సెన్సార్ చాలా ఖరీదైనది కాకూడదు మీరు దానిని ఒక మెషీన్ కోసం మాత్రమే ఉపయోగించగలరు మీరు ఇప్పుడు పారిశ్రామిక ఇంటర్నెట్ లేదా IIoT లో ఉండవలసి ఉన్నందున మీరు ఈ వేర్వేరు యంత్రాలను ఇంటర్నెట్ పని చేయాలి మరియు తత్ఫలితంగా ఈ విభిన్న సెన్సార్లు మీరు ప్రతిరూపం ప్రదర్శించాల్సి ఉంటుంది మరియు అవి నమ్మదగినవిగా ఉండాలి ఎందుకంటే అవి ఎక్కువ కాలం పనిచేయడమే కాదు దానిపై ఆధారపడే డేటాను కూడా విసిరేయాలి అవి ఖచ్చితమైనవి మరియు నమ్మదగినవి కాబట్టి పరిశ్రమకు సంబంధించిన పారిశ్రామిక సంబంధిత సెన్సార్ల కోసం ఈ అవసరాలు కొన్ని కాబట్టి ఈ విభిన్న సెన్సార్లలో కొన్నింటిని ఇప్పుడు మీకు చూపిస్తాను కాబట్టి ఇక్కడ ఇది ఒక రకం కాబట్టి ఇక్కడ నేను మీకు మూడు వేర్వేరు సెన్సార్లను చూపిస్తాను ఇవి మూడు వేర్వేరు గ్యాస్ సెన్సార్లు కాబట్టి ఇది కార్బన్ మోనాక్సైడ్ సెన్సార్ ఎందుకంటే మీరు ఇక్కడ చూడవచ్చు ఇది మీథేన్ సెన్సార్ మీకు చూపించాలనుకుంటున్నాను మరియు ఇవి పరిశ్రమ స్థాయి కాబట్టి ఈ మీథేన్ సెన్సార్ భూగర్భ గనులు మరియు వివిధ ప్రమాదకర వాతావరణాలలో పనిచేయగలదు విభిన్న భద్రతా క్లిష్టమైన

ఇప్పుడు ఆక్సిజన్ సెన్సార్ అయిన ఈ సెన్సార్ ను చూద్దాం కాబట్టి ఈ ఆక్సిజన్ సెన్సార్ ప్రాథమికంగా ఎలెక్ట్రోకెమికల్ సెన్సార్ మరియు ఇది చాలా ఖచ్చితమైనదిగా గుర్తించగలదు మరియు ఆక్సిజన్ సమన్వయంలో ఏవైనా మార్పులను గుర్తించగలదు ఇది చాలా కఠినమైనది చాలా బలమైనది ఇది వేర్వేరు తీవ్ర పరిస్థితులలో విభిన్న తీవ్ర పర్యావరణ వైవిధ్యాలలో ఉంది ఇది కార్బన్ మోనాక్సైడ్ వంటి వివిధ వాయువులలో మార్పులకు అత్యంత సున్నితంగా ఉంటుంది మరియు ఈ ప్రత్యేక సెన్సార్ కోసం కార్బన్ మోనాక్సైడ్ను వివిధ పరిశ్రమలలోని కార్లలో దీనిని ఉపయోగించవచ్చు కాబట్టి ఇవన్నీ ఇండస్ట్రీ గ్రేడ్ సెన్సార్లు మరియు ఈ సెన్సార్లు చాలా ఖచ్చితమైనవి అని మీరు చూసినట్లుగా అవి చాలా సున్నితమైనవి మరియు అవి గ్రహించాల్సిన వాయువు యొక్క మార్పులకు సున్నితంగా ఉంటాయి మరియు అవి చాలా దృడమైనవి మరియు విభిన్న ఉష్ణోగ్రత పరిస్థితులలో విస్తృత ఉష్ణోగ్రత పరిధిలో పనిచేయగలవు కాబట్టి పారిశ్రామిక అనువర్తనాలను అందించడానికి ఇవి కొన్ని ఉన్నత స్థాయి నిర్దిష్ట అవసరాలు ఇప్పుడు మనం ముందుకు వెళ్లి సెన్సింగ్ మరింత వివరంగా ఇండస్ట్రియల్ సెన్సింగ్ చూద్దాం కాబట్టి మేము పారిశ్రామిక సెన్సింగ్ గురించి మాట్లాడేటప్పుడు ఈ సంప్రదాయ సెన్సార్లు చాలా కాలం నుండి ఉన్నాయి మళ్ళీ సెన్సార్లు దశాబ్దాలుగా ఉన్నాయి కానీ ఇప్పుడు ఇటీవల ఐయోటి మరియు ఐయోటి యొక్క ప్రజాదరణతో ఇటీవలి సంవత్సరాలలో అవి మరింత ప్రాచుర్యం పొందాయి కాబట్టి సాంప్రదాయిక సెన్సింగ్లో పారిశ్రామిక నియంత్రణ వ్యవస్థలో ఒక రకమైన అభిప్రాయాన్ని ప్రక్రియ యొక్క ఆటోమేషన్ను పొందడం జరుగుతుంది మరియు ఇది కొన్ని సెన్సింగ్పై ఆధారపడింది లేదా కొన్ని నిర్దిష్ట అనువర్తన అవసరాలను తీర్చడానికి మరికొన్ని చర్యలు తీసుకోవటానికి కొంత అభిప్రాయాన్ని పొందడం నేను చెప్పినంత కాలం ఈ సంప్రదాయ సెన్సార్లు ఉన్నాయి కానీ మీరు ఈ సెన్సార్లను అభివృద్ధి చేస్తున్న విధానం వాటిని మరింత తెలివిగా ఇంటర్నెట్కు కనెక్ట్ చేయడం ద్వారా ఈ సెన్సార్ల విస్తరణ నుండి పెద్ద ఎత్తున విలువను పొందడం మరియు ప్రక్రియలను మరింత సమర్థవంతంగా చేయడం పరిశ్రమలలో IIoT ను మరింత ఉత్తేజపరిచింది దీనికి విరుద్ధంగా ఈ విభిన్న లక్షణాలలో కొన్ని కానీ ఇవన్నీ ఆధారపడి ఉంటాయి ఏ సెన్సార్ మద్దతు ఇస్తుంది మరియు అప్లికేషన్ రకం మరియు ఎవరికి ఆకర్షణీయమైన లక్షణాలు ఎవరికి ఉన్నాయి ఇవన్నీ సెన్సార్ రకాన్ని బట్టి ఉంటాయి సాధారణంగా ఏమి జరుగుతుందంటే మీరు ఈ సెన్సార్లను మరింత సమర్థవంతంగా తెలివిగా ధర కూడా పెరుగుతుంది కానీ అదే సమయంలో చాలా IIoT అనువర్తనాలలో సులభంగా ఉపయోగించలేకపోవడం చాలా ఖరీదైనది కాకూడదు కాబట్టి ప్రాసెసర్ మరియు డేటా నెట్వర్క్తో కనెక్షన్ను కలిగి ఉన్న స్మార్ట్ సెన్సార్లు మరియు ఇది IEEE 1451 ప్రమాణం ప్రకారం ఇది స్మార్ట్ సెన్సార్ మరియు మేము ఒక చిన్న చిన్న మెమరీ మరియు కనెక్టివిటీని కలిగి ఉన్న స్మార్ట్ సెన్సార్ యొక్క నిర్వచనం గురించి మాట్లాడుతున్నాము కాబట్టి స్మార్ట్ సెన్సార్లలో పాల్గొన్న కాన్ఫిగరేషన్లు సెన్సింగ్ అంటే నేను ఇప్పుడే చెప్పాను కాని ఈ అనలాగ్ డిటెక్షన్ సర్క్యూట్ ఏమిటి కాబట్టి ఈ సెన్సార్లలో చాలావరకు ప్రాథమికంగా అనలాగ్ సెన్సార్లు కానీ వాటిని ఇంటర్నెట్కు కనెక్ట్ చేయడానికి మరియు బహుళ తెలివైన అంశాలను పొందడానికి మరియు నిర్వహించడానికి మీరు ఈ అనలాగ్ సిగ్నల్ను చేయడానికి ముందు మీరు ఒక రకమైన కండిషనింగ్ చేయాలి కాబట్టి అనలాగ్ సిగ్నల్స్ యొక్క కండిషనింగ్ మరియు ఈ కండిషనింగ్ వివిధ మార్గాల ద్వారా జరుగుతుంది ఉదాహరణకు సిగ్నల్స్ యొక్క యాంప్లిఫికేషన్ ఫిల్టరింగ్ చేయండి కాబట్టి ఇది ప్రాథమికంగా డిజిటల్ సిగ్నల్ కండిషనింగ్ యూనిట్ యొక్క పని ఆపై మీరు మొత్తం బస్సుకు ఇంటర్ఫేసింగ్ యూనిట్ను కలిగి ఉన్నారు కాబట్టి ఈ విభిన్న సెన్సార్లను ఇన్ఫర్మేషన్ బస్కు కనెక్ట్ చేయడానికి ఈ ఇంటర్ఫేసింగ్ యూనిట్ మీకు సహాయం చేస్తుంది కాబట్టి స్మార్ట్ సెన్సార్ నోడ్ అవాంఛిత అంశాలను ఫిల్టర్ చేయడం వంటి పనులను చేస్తుంది కాబట్టి సిగ్నల్ కండీషనర్ అప్పుడు మీకు ADC అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ మరియు ప్రాసెసర్ ఉన్నాయి కాబట్టి ప్రాసెసర్ ఒకటి ఇక్కడ ఈ ప్రాసెసింగ్ జరుగుతోంది ఈ గణనలన్నీ ఈ ప్రాసెసర్ వద్ద వేర్వేరు అల్గోరిథంలను అమలు చేయవచ్చు కాబట్టి స్మార్ట్ సెన్సార్ నోడ్ మరియు ఇంటెలిజెంట్ సెన్సార్ నోడ్స్లో ఇది ప్రాథమికంగా చాలా ముఖ్యం ఇంటెలిజెన్స్ అల్గోరిథంల ద్వారా వస్తుంది మరియు ఈ అల్గోరిథంలు ప్రాథమికంగా ఈ ప్రాసెసర్ వద్ద అమలు చేయబడతాయి కమ్యూనికేషన్ యూనిట్ మెమరీ యూనిట్ వంటి విభిన్న భాగాలతో ఇంటర్ఫేస్ మరియు కొన్ని యూజర్ ఇంటర్ఫేస్ భాగాలను ఇవ్వండి కాబట్టి చివరకు ప్రాసెసింగ్ ఆధారంగా ఒకరకమైన యాక్చుయేషన్ చేయవలసి ఉంటుంది కాబట్టి దాని కోసం యాక్యుయేటర్లు ఉంటాయి ప్రారంభించబడాలి ప్రారంభించవలసి ఉంటుంది మరియు ఈ DAC డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్ ఈ ప్రక్రియలో సహాయపడటానికి మధ్యలో కూర్చుంటుంది స్మార్ట్ సెన్సార్లు బహుళ విధులను చేయగలవు ఉష్ణోగ్రత చేయడం ఆపై డేటాను భర్తీ చేయడం మరియు సెంట్రల్ కంట్రోల్ యూనిట్కు పంపడం స్మార్ట్ సెన్సార్ నోడ్ యొక్క తదుపరి ముఖ్యమైన పని ఆపై ఇతర భాగం AD లేదా DA కన్వర్టర్ అనలాగ్ టు డిజిటల్ మరియు డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్ అనేక సిగ్నల్ ప్రాసెసింగ్ పద్ధతులను వర్తింపచేయడానికి అనలాగ్ డేటాకు డిజిటల్ మార్పిడి అవసరం ఎందుకంటే మీరు దీన్ని డిజిటల్ చేయకపోతే డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ పద్ధతులు వర్తించవు కాబట్టి విశ్వసనీయమైన మరియు ఖచ్చితమైన డేటాను కలిగి ఉండటానికి డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ పద్ధతులను వర్తింపజేయాలి కాబట్టి తదుపరి ముఖ్యమైన పని స్వీయ నిర్ణయం తీసుకోవడం ఎందుకంటే ఇది స్మార్ట్ సెన్సార్ ఇంటెలిజెంట్ సెన్సార్ దానిపై పనులు స్వంతం చేసుకోవాలి కాబట్టి ఇది స్వీయ నిర్ణయం తీసుకోవాలి ఇది స్వీయ పర్యవేక్షణ చేయగలదు మరియు పరిసర పరిస్థితుల ఆధారంగా ఇది కొన్ని నిర్ణయాలు స్వయంగా తీసుకోవచ్చు ఈ స్మార్ట్ సెన్సార్లో అంతర్నిర్మితమైన ప్రాసెసర్ సహాయంతో ఇది సాధ్యమవుతుంది ఆపై మీరు తగ్గించిన ఖర్చును కలిగి ఉంటారు స్మార్ట్ సెన్సార్ గురించి నేను చెప్పే అతి ముఖ్యమైన పని ఎందుకంటే అప్పుడు ఖర్చు తగ్గకపోతే ఈ విభిన్న సెన్సార్ల యొక్క ఎక్కువ కాపీలు కలిగి ఉండటానికి మరియు దానిని మరింత ప్రతిరూపం చేయడానికి నిర్మించడానికి ప్రతిరూపం మరియు స్కేల్ చేయడం సాధ్యం కాదు కాబట్టి పాల ప్రాసెసింగ్ యూనిట్ యొక్క ఉదాహరణను పరిశీలిద్దాం మీరు స్మార్ట్ మిల్క్ ప్యాకేజింగ్ యూనిట్ గురించి మాట్లాడుతున్నారని మాకు చెప్పండి మరియు స్మార్ట్ మిల్క్ ప్యాకేజింగ్ యూనిట్లో సెన్సింగ్ గురించి మరింత ప్రత్యేకంగా మాట్లాడుదాం కాబట్టి మిల్క్ ప్యాకేజింగ్ యూనిట్లో మీరు అవుట్లెట్ టాబ్కు అనుగుణంగా సెన్సార్లను ఇన్స్టాల్ చేయాలి అప్పుడు కొన్ని ఇంపెల్లర్లు ఉంటాయి ఇవి సెన్సార్లకు జోడించబడతాయి పాలు కదిలేటప్పుడు ఈ ప్రేరేపకులు తిరుగుతారు కాబట్టి ఇంపెల్లర్స్ మీలో చాలా మంది ఇది చాలా వృత్తాకారమైనదని మరియు దాని పొడవైన ఉపరితలంపై కొన్ని పొడవైన కమ్మీ బ్లేడ్లు కలిగి ఉన్నారని నేను ఇప్పటికే చూశాను కాబట్టి పాలు వంటి కొన్ని ద్రవం ప్రవహించినప్పుడు అది తదనుగుణంగా తిరుగుతుంది కాబట్టి పాలు కదిలినప్పుడు ఎలక్ట్రికల్ సిగ్నల్ను కంట్రోల్ యూనిట్కు పంపినప్పుడు ఇంపెల్లర్ తిరుగుతుంది మరియు కంట్రోలర్ ద్రవ ప్రవాహం యొక్క పరిమాణాన్ని అర్థం చేసుకుంటుంది మరియు ప్రవేశానికి చేరుకున్నప్పుడు ఆగిపోతుంది కాబట్టి వేర్వేరు సెన్సార్లు ఉన్నాయి ఇవి సెన్సార్లు మరియు యాక్యుయేటర్స్ ఇండస్ట్రీ స్కేల్ ఇక్కడ పేర్కొన్న ఆపరేటింగ్ సిస్టమ్లకు మద్దతు ఇస్తాయి జెఫిర్ ఉబుంటు ఓపెన్సూస్ ఉబ్లినక్స్ ఆర్చ్లినక్స్ ఆండ్రాయిడ్ థింగ్ ఇవి స్మార్ట్ సెన్సార్లు మరియు యాక్యుయేటర్లలో ఉపయోగించబడే వివిధ ఆపరేటింగ్ సిస్టమ్స్ స్మార్ట్ సెన్సింగ్ మరియు యాక్చుయేషన్ యొక్క అనువర్తనాల కోసం ఉపయోగించే వివిధ ప్రోగ్రామింగ్ భాషలు సి సి ప్లస్ ప్లస్ పైథాన్ జావా లువా మరియు అనేక ఇతర భాషలు కూడా ఇటీవలి సంవత్సరాలలో స్మార్ట్ సెన్సింగ్ మరియు యాక్చుయేషన్ ఎన్విరాన్మెంట్స్ మరియు ప్రోగ్రామింగ్లో ఉపయోగించడానికి వస్తున్నాయి ఆ వాతావరణాలు కాబట్టి ప్రోగ్రామింగ్ ప్రయోజనం కోసం వివిధ పరికర గ్రంథాలయాలు కూడా అందుబాటులో ఉన్నాయి ఇంటెల్ ఐయోటి డివైస్ లైబ్రరీ అటువంటి లైబ్రరీ మరియు దానిలో వేర్వేరు భాగాలు ఉన్నాయి ఒకటి MRAA భాగం లైబ్రరీ మరొక భాగం ఉంది ఇది ప్రాథమికంగా ఇది సెన్సార్లకు సులభంగా కనెక్టివిటీ కోసం అధిక స్థాయి API లను అందిస్తుంది అనువర్తనాలను నియంత్రించడంలో కూడా యుపిఎం సహాయపడుతుంది ఈ UPM MRAA కలిసి పరిశ్రమ గ్రేడ్ సెన్సింగ్కు సహాయపడతాయి కాబట్టి పారిశ్రామిక సబ్యూనిట్స్లో కొలత ఉత్పత్తి ఉత్పత్తి తనిఖీ ప్యాకేజింగ్ మరియు షిప్పింగ్ ఇవి పారిశ్రామిక సెన్సార్ల యొక్క కొన్ని యుటిలిటీలు మరియు వివిధ పారిశ్రామిక ఉపకణాలలో వాటి ఉపయోగం ఏదైనా సెన్సార్ యొక్క క్రమాంకనం చాలా ముఖ్యం విభిన్న సర్దుబాటు ద్వారా సెన్సింగ్ సిస్టమ్ యొక్క పనితీరును మెరుగుపరచడానికి క్రమాంకనం చేయాలి లోపాలను తిరిగి సరిదిద్దడం మరియు ఈ క్రమాంకనం చేయవచ్చు మరియు క్రమాంకనం చేయవలసి ఉంటుంది ఎందుకంటే కొన్ని సెన్సార్లు సమయం గడిచేకొద్దీ అదే విధంగా ప్రవర్తించవు కాబట్టి మీరు క్రమాంకనం చేయాలి మరియు మీరు సెన్సార్ను తిరిగి క్రమాంకనం చేయాలి ఇండస్ట్రీ గ్రేడ్ సెన్సార్లు క్రమాంకనాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి అత్యంత క్లిష్టమైన సిగ్నల్ ప్రాసెసింగ్ అల్గోరిథంలు మరియు ఆన్ బోర్డ్ సర్క్యూట్రీలను ఉపయోగిస్తాయి కాబట్టి వ్యవస్థలో సెన్సార్లను క్రమాంకనం చేయడం అవసరం మరియు క్రమాంకనం చేయబోతున్న ప్రామాణిక సూచనను కలిగి ఉండటం కూడా అవసరం ఎందుకంటే సెన్సార్ ఏమి చేయాలో మరియు అసలు కొలత ఎంత ఉండాలో మీకు తెలియకపోతే మీకు ఆ విధమైన ప్రామాణిక సూచన లేకపోతే మీరు అమరిక చేయలేరు ప్రామాణిక వ్యత్యాసం చేయాల్సి ఉంటుంది పారిశ్రామిక సెన్సార్ల ఉదాహరణలు పారిశ్రామిక సెన్సార్లు నావిగేషన్ పరిశ్రమలో ట్రాకింగ్ కోసం మరియు మొదలైనవి ఉపయోగించవచ్చు నావిగేషన్ పరిశ్రమలో ట్రాకింగ్ ప్రయోజనాలు సరుకుల ట్రాకింగ్ లాజిస్టిక్స్ ట్రాకింగ్ ట్రక్కుల ట్రాకింగ్ కోసం జిపిఎస్ ఆధారిత సెన్సార్లు ఉపయోగపడతాయి వ్యవసాయ పరిశ్రమలలో నేల పరిస్థితి మట్టిలో నీటి పరిస్థితి నేల తేమ నేలలో నీటి మట్టం వేర్వేరు వాతావరణ పారామితులు తరువాత ఎరువుల కంటెంట్ పోషకాహార కంటెంట్ వంటి వివిధ పారామితులను పర్యవేక్షించడానికి స్మార్ట్ సెన్సార్లను ఉపయోగించవచ్చు మొక్కలు ఉపయోగించాల్సిన నేల కాబట్టి స్మార్ట్ సెన్సార్ల యొక్క ఈ వ్యవసాయ ఉపయోగం ఇది ఆరోగ్య సంరక్షణ పరిశ్రమలో మరియు సాధారణ సెన్సార్ల వంటి విభిన్న సెన్సార్లలో ఈ పల్స్ ఆక్సిమీటర్ సెన్సార్ వంటి విభిన్న బయోసెన్సర్లు శరీర ఉష్ణోగ్రత సెన్సార్లు ఉపయోగించబడతాయి అదేవిధంగా సాంప్రదాయ సాంప్రదాయక వాటిని ECG EMG EEG వేర్వేరు సెన్సార్లు ఉపయోగించవచ్చు కానీ ఇప్పుడు ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాల కోసం కొన్ని స్మార్ట్ సెన్సార్లు కూడా వచ్చాయి స్మార్ట్ మాత్రలు వెళతాయి మరియు వారు పంపుతారు వారు అనుభూతి చెందడానికి రూపొందించబడిన మానవ శారీరక పారామితిని వారు గ్రహించి ఆపై ప్రాథమికంగా ఆ శారీరక పారామితులను వైర్లెస్గా వారు మరింత పర్యవేక్షణ కోసం ఆ పారామితులను వైద్యులకు పంపబోతున్నారు ఆసుపత్రులలోని స్మార్ట్ పడకలు సెన్సార్లను కూడా ఉపయోగిస్తాయి ఇవి రోగి పడిపోకుండా నిరోధించగలవు మరియు రోగుల యొక్క ఏదైనా కదలిక అనుమానాస్పద కదలిక గురించి నివేదిక పంపడం రిటైల్ పరిశ్రమలో పారిశ్రామిక సెన్సార్లు కూడా ఉపయోగించబడతాయి ఉదాహరణకు RFID ట్రాకింగ్ చిప్స్ GPS మరియు IoT తో సాధ్యమైన సరుకుల ట్రాకింగ్ స్థానం షాపింగ్ కార్ట్లోని సెన్సార్లు కూడా అమర్చబడతాయి అలా చేయడం ద్వారా సూపర్ మార్కెట్ల నుండి వేర్వేరు ఉత్పత్తుల దొంగతనాలను నివారించడం సాధ్యమవుతుంది కాబట్టి ఈ సెన్సార్ల యొక్క విభిన్న ఆటగాళ్ళు ఉన్నారు సెన్సార్ తయారీదారులు వివిధ విభిన్నరకాల సెన్సార్లను అభివృద్ధి చేస్తారు మీకు DTS Bosch Honeywell OMEGA ఉన్నాయి ఇవి కొన్ని సాధారణ సెన్సార్ తయారీదారులు ఇలా ప్రపంచవ్యాప్తంగా వివిధ ఇతర సెన్సార్ తయారీదారులు ఉన్నారు ఇవి వివిధ రకాల సెన్సార్లను ఉత్పత్తి చేస్తాయి ఇప్పుడు మేము అదే సమయంలో సెన్సింగ్ గురించి మాట్లాడేటప్పుడు మనం యాక్చుయేషన్ గురించి కూడా మాట్లాడాలి పరిశ్రమ యాక్చుయేషన్లో చాలా ముఖ్యం యాక్చుయేషన్ ప్లాట్ఫామ్లకు సేవలు అందించడానికి పిఎల్సి వాడకం చాలా ముఖ్యం PLC అంటే ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్ మరియు ఈ ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్లు కొన్ని ప్రత్యేక సామర్థ్యాలను కలిగి ఉన్న ఒక రకమైన ప్రత్యేక ప్రయోజన డిజిటల్ కంప్యూటర్లు పారిశ్రామిక ప్రక్రియలు పారిశ్రామిక యంత్రాలు మరియు మొదలైనవి ఆటోమేట్ చేయడానికి ప్రత్యేక సామర్థ్యాలు కాబట్టి ఈ పిఎల్సిలను ఆటోమేట్ చేయడానికి ఆటోమేషన్ ప్రయోజనాల కోసం పరిశ్రమలలో చాలా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు మరియు పారిశ్రామిక ఇంటర్నెట్ మరియు IIoT అవసరాలను తీర్చడానికి ఈ పిఎల్సిలను మరింత విస్తరించవచ్చు కాబట్టి ఒక సాధారణ PLC కి మూడు వేర్వేరు మాడ్యూల్స్ ఉన్నాయి సెంట్రల్ ప్రాసెసర్ మరియు మెమొరీని కలిగి ఉన్న సిపియు మాడ్యూల్ ఆపై మీకు విద్యుత్ సరఫరా మాడ్యూల్ ఉంది ఇది పేరు అంతా చెబుతుంది ఇది మొత్తం సర్క్యూట్రీకి శక్తిని సరఫరా చేస్తుంది మరియు సెన్సార్లు మరియు యాక్యుయేటర్లను ప్రాథమికంగా కలిపే ఇన్పుట్ అవుట్పుట్ మాడ్యూల్ ఈ PLC యొక్క పని ఎలా కాబట్టి మేము ఒక సాధారణ PLC వ్యవస్థ యొక్క నిర్మాణం గురించి మాట్లాడుతాము కాబట్టి ఒక సాధారణ పిఎల్సి సిస్టమ్లో మెమరీ ఉంటుంది మరియు ఇక్కడ ఇన్పుట్ వేర్వేరు ప్రోగ్రామ్లు ఇవి ఈ పిఎల్సిలను అమలు చేస్తాయి అప్పుడు మీకు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ మరియు ఇన్పుట్ మరియు అవుట్పుట్ ఉన్నాయి ఈ ఇన్పుట్ అవుట్పుట్ ద్వారా వాస్తవ ప్రపంచంతో పరస్పర చర్య ఉంటుంది కాబట్టి వాస్తవానికి ఈ ఇన్పుట్ అవుట్పుట్ భాగం వాస్తవ ప్రపంచంతో పరస్పర చర్య కోసం రెండు వేర్వేరు సెన్సార్లను కలుపుతుంది యాక్యుయేటర్లు ఇవి వేర్వేరు పారామితులను గ్రహించగలవు మరియు ఇవి అనలాగ్ లేదా డిజిటల్ రకం కావచ్చు ప్రాథమికంగా CPU మధ్య మెమరీకి సంకర్షణ జరుగుతుంది ఇన్పుట్ అవుట్పుట్కు మెమరీ మరియు ఇన్పుట్ అవుట్పుట్ మరియు CPU మధ్య కూడా ఈ విషయాలన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నాయి మరియు అవి డేటాను పంపబోతున్నాయి మొదట మనం ఈ మెమరీని పంపబోతున్నాం చిరునామా పంపబోతున్నాం డేటాను ఇన్పుట్ అవుట్పుట్ నుండి CPU కి పంపవచ్చు తగిన నియంత్రణ సంకేతాలను పంపడం ద్వారా CPU లను నియంత్రించడం కూడా సాధ్యమే మరియు ఈ నియంత్రణ సంకేతాలు టేక్ ఇన్పుట్ అవుట్పుట్ నుండి రావచ్చు కాబట్టి ఇది చాలా ఉంది ఇది ఒక సాధారణ PLC యొక్క నిర్మాణంలో విభిన్న భాగాల యొక్క కఠినమైన స్కెచ్ ఇప్పుడు మనం కొంచెం ముందుకు వెళ్లి PLC లో జరిగే విభిన్నమైన అతి ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుదాం PLC ప్రాథమికంగా ఈ యంత్రాలలో చాలావరకు PLC వేర్వేరు ఉచ్చుల ద్వారా వెళుతుంది స్కాన్ సైకిల్ పిఎల్సి స్కాన్ సైకిల్ అని ఏదో ఉంది కాబట్టి స్కాన్ చక్రంలో ప్రాథమికంగా ఈ లూపింగ్ జరుగుతుంది కాబట్టి మీరు మొదట చక్రం ప్రారంభించి వేర్వేరు పారామితులను పర్యవేక్షిస్తారు సమయం వంటి విభిన్న పారామితులను పర్యవేక్షిస్తుంది అప్పుడు మీరు ఇన్పుట్ మాడ్యూల్ ఇన్పుట్ మాడ్యూల్ నుండి డేటాను చదివి ఇన్పుట్ స్థితిని తనిఖీ చేస్తారు చక్రంలో తదుపరి విషయం అనువర్తనం వినియోగదారు అనువర్తనాలను అమలు చేయడం అప్పుడు మీరు CPU ప్రాథమికంగా వేర్వేరు పనులను నిర్ధారిస్తారు చివరగా అవుట్పుట్ రాయడం ప్రాథమికంగా అవుట్పుట్ మాడ్యూల్ లోకి డేటా మరియు దీనిని ఒక చక్రం అని పిలుస్తారు ఎందుకంటే ఈ కార్యకలాపాలు చేయవలసి ఉంటుంది అవి పూర్తయిన తర్వాత మీరు యంత్రం పనిచేసేటప్పుడు మరొక పాస్ ద్వారా వెళ్ళండి కాబట్టి ఈ చక్రం కాబట్టి ప్రాథమికంగా ఈ పనులన్నీ ఈ వైపు వెళుతుంది మరియు మళ్ళీ ప్రారంభం నుండి పునరావృతమవుతాయి పిఎల్సి స్కాన్ చక్రం ఇలా ఉంటుంది ఈ లూప్ పిఎల్సిలో చాలా ముఖ్యమైనది మరియు అవి నిరంతరం వారు ప్రదర్శించడానికి రూపొందించబడిన వాటిని నిరంతరం చేయటానికి వారు చేస్తూనే ఉంటారు కాబట్టి ఇప్పుడు మనం మళ్ళీ వెనక్కి వెళ్లి కొంచెం ముందుకు చూద్దాం కాబట్టి ఈ PLC లు SCADA సిస్టమ్స్ అని పిలువబడే వాటిలో చాలా ముఖ్యమైనవి కాబట్టి పరిశ్రమ అనువర్తనాల్లో SCADA చాలా ముఖ్యమైనది SCADA ప్రాథమికంగా పర్యవేక్షక నియంత్రణ మరియు డేటా సముపార్జన మరియు ఇది ప్రాథమికంగా పారిశ్రామిక నియంత్రణ వ్యవస్థ ఒక ఆధునిక పారిశ్రామిక నియంత్రణ వ్యవస్థ ఇది వంటి అనేక విభిన్న పనులను చేయగలదు ప్రాసెసింగ్ పర్యవేక్షణ డేటాను విశ్లేషించడం ఒకే సమయంలో పరిశ్రమ గ్రేడ్ SCADA వ్యవస్థల సహాయంతో చేయవచ్చు ఈ వ్యవస్థలు ప్రాథమికంగా వేర్వేరు సైట్లు వేర్వేరు ప్రదేశాల నుండి డేటాను సేకరిస్తాయి మరియు మరింత ప్రాసెసింగ్ కోసం డేటాను డేటా సేకరణ వ్యవస్థకు ప్రసారం చేయండి కాబట్టి సాధారణంగా నీటి పరిశ్రమలు చమురు పరిశ్రమలు విద్యుత్ ఉత్పత్తి పరిశ్రమలు ఇవన్నీ SCADA ఆధారిత వ్యవస్థలను ఉపయోగిస్తాయి SCADA కి వేర్వేరు భాగాలు ఉన్నాయి కాబట్టి పర్యవేక్షక వ్యవస్థ ఉంది మానవ యంత్ర వ్యవస్థ ఉంది రిమోట్ టెర్మినల్ యూనిట్ భాగం ఉంది కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్ సిస్టమ్ లేదా భాగం ఉంది SCADA ప్రోగ్రామింగ్ మరొకటి చివరిది నేను ఇంతకు ముందు మాట్లాడిన ఈ పిఎల్సి దీని యొక్క నిర్మాణం నేను మీకు చూపించిన వాస్తుశిల్పం యొక్క కఠినమైన స్కెచ్ మరియు మేము ఈ పిఎల్సి చక్రం గురించి కూడా మాట్లాడాము ఈ పిఎల్సి మెషీన్ ఆపరేటింగ్ చేస్తూనే యంత్రం పనిచేస్తూనే ఉన్నంతవరకు పనులు నిరంతరం చక్రంలో జరుగుతాయి కాబట్టి ఈ విభిన్న సాంకేతిక పరిజ్ఞానాల సహాయంతో పారిశ్రామిక నియంత్రణ చేయవచ్చు వేర్వేరు సెన్సార్లు వేర్వేరు యాక్యుయేటర్లు PLC యొక్క SCADA ఆధారంగా మరియు మొదలైనవి మరియు వేర్వేరు సెన్సార్లు మరియు యాక్యుయేటర్లు ఉపయోగించబడతాయి వేర్వేరు యంత్రాలను అనుసంధానించే పరిశ్రమ స్థాయిలో మాకు వైర్లెస్ సెన్సార్ మరియు యాక్యుయేటర్ నెట్వర్క్ ఉంది ఈ వేర్వేరు యంత్ర వ్యవస్థలు మానవులు మరియు యంత్రాలతో మాట్లాడే మానవుల విభిన్న పర్యవేక్షణ కార్యకలాపాలను నిర్వహించడానికి పని చేస్తున్నాయి కాబట్టి ఈ విభిన్న పరస్పర చర్యలన్నింటినీ పర్యవేక్షించవచ్చు నియంత్రించవచ్చు మరియు మొదలైనవి చేయవచ్చు వైర్లెస్ సెన్సార్ మరియు యాక్యుయేటర్ నెట్వర్క్ వాడకం యొక్క ప్రయోజనం మనం ఇప్పటివరకు చూసినంత కష్టం కాదు సెన్సార్లు సాధారణం మీరు సెన్సార్లను పొందిన తర్వాత మీరు యాక్చుయేటర్లను పట్టుకున్న తర్వాత సెన్సార్లు మరియు యాక్యుయేటర్లను అమర్చడం అంత కష్టం కాదు కాబట్టి మీరు సెన్సార్లు మరియు యాక్యుయేటర్లను అమర్చిన తర్వాత ఈ సెన్సార్లు ఒకదానితో ఒకటి మాట్లాడగలిగేలా నెట్వర్క్ చేయబడవచ్చు వ్యవస్థ కమ్యూనికేషన్ ప్లాట్ఫాం నెట్వర్క్ను స్వీయ నిర్వహించడానికి మరియు ముందే వ్యవస్థాపించిన కొన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి అవి కూడా ఉపయోగించబడతాయి మొత్తంమీద ఈ వైర్లెస్ సెన్సార్ మరియు యాక్యుయేటర్ నెట్వర్క్ టెక్నాలజీస్ తక్కువ ఖర్చుతో ఉంటాయి అందువల్ల ఈ బావి సంపూర్ణంగా సెన్సార్ పరిశ్రమ స్థాయిలో ఒక యాక్యుయేటర్ నెట్వర్క్ టెక్నాలజీ తక్కువ ఖర్చుతో ఉంటుంది కాబట్టి ఈ విభిన్న యాక్యుయేటర్లను పరంగా ఎలక్ట్రో హైడ్రోస్టాటిక్ యాక్చుయేషన్ సిస్టమ్ను ఉపయోగించవచ్చు పరిచయ ఉపన్యాసంలో మేము వేర్వేరు యాక్యుయేటర్లను చూశాము వివిధ రకాల యాక్యుయేటర్లను ఉపయోగించడం చూశాము వీటిలో చాలా పరిశ్రమలలో వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు కానీ కొన్ని పరిశ్రమ నిర్దిష్ట యాక్యుయేటర్లు ఉన్నాయి అవి అధిక చివరలో ఉన్నాయి మరియు పరిశ్రమ అనువర్తనాలకు ఉపయోగపడతాయి కాబట్టి ఈ ఎలక్ట్రో హైడ్రోస్టాటిక్ రెండింటి యొక్క కొన్ని మిశ్రమ ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఈ ఎలక్ట్రో హైడ్రోస్టాటిక్ యాక్చుయేషన్ సిస్టమ్స్ వారి ఎలక్ట్రిక్ మరియు హైడ్రాలిక్ ప్రత్యర్ధుల ప్రయోజనాలను కలిపి అధిక శక్తి సామర్థ్యాన్ని అధిక శక్తి సామర్థ్యాన్ని మరియు వికేంద్రీకృత యాక్చుయేషన్ను కలిగి ఉంటాయి ఎలక్ట్రో న్యూమాటిక్ సిస్టమ్స్ అధునాతన కమ్యూనికేషన్ సామర్థ్యాలు మునుపటి సాంప్రదాయ యాక్యుయేటర్ల కంటే మెరుగైన విశ్లేషణలను కలిగి ఉన్నాయి మరియు అల్ట్రా హై రిజల్యూషన్ మరియు కలిపి అవి ఎలక్ట్రిక్ యాక్యుయేటర్స్ మరియు న్యూమాటిక్ యాక్యుయేటర్ యొక్క మిశ్రమ ప్రయోజనాలను కూడా కలిగి ఉంటాయి ఈ యాక్యుయేటర్లన్నీ సాధారణంగా హైబ్రిడ్ ఇవి ఎలక్ట్రిక్ న్యూమాటిక్ మరియు విభిన్న ఇతర సామర్థ్యాలను మెకానికల్ యాక్యుయేటర్లను మిళితం చేస్తాయి కాబట్టి ఈ సామర్ధ్యాలన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోతాయి చాలా ఎక్కువ అవుతాయి ఈ యాక్యుయేటర్లను మరింత అభివృద్ధి చెందుతాయి మరింత శక్తివంతమైనవి మరియు ఖచ్చితమైనవి ఇవి కొంతమంది యాక్యుయేటర్ తయారీదారులు కాబట్టి దీనితో మేము పరిశ్రమ నైపుణ్యం సెన్సింగ్ మరియు యాక్చుయేషన్ ఉపన్యాసం ముగింపుకు వస్తాము నేను చేసిన పని ఏమిటంటే ఈ వివిధ రకాల పరిశ్రమ స్థాయి సెన్సార్లను నేను మీకు చూపించాను నేను PLC SCADA మరియు సంబంధిత నిర్మాణం గురించి కూడా మాట్లాడాను ఈ సూచనలు కొన్ని ఇక్కడ ఉన్నాయి మీరు మరింత ఆసక్తి కలిగి ఉంటే నేను మాట్లాడిన ప్రతి దాని గురించి మరింత లోతుగా తీయడానికి మీకు సహాయపడుతుంది పరిశ్రమ గ్రేడ్ సెన్సార్లు మరియు యాక్యుయేటర్లు ఎక్కువగా ఉన్న ఒక విషయం గుర్తుంచుకోండి అవసరాలు కానీ అదే సమయంలో అవి తక్కువ ఖర్చుతో రావాలి మీకు తక్కువ ధర సెన్సార్లు మరియు యాక్యుయేటర్లు లేకపోతే పరిశ్రమలలో కూడా వాటిని అమలు చేయడానికి ఎవరూ చెల్లించరు ఎందుకంటే పరిశ్రమలలో ఈ సెన్సార్లు మరియు యాక్యుయేటర్ల ధర ఎక్కువగా ఉంటే అప్పుడు ఉత్పత్తుల ధర కూడా పరోక్షంగా పెరుగుతుంది మరియు అది ఏ పరిశ్రమలు అయినా సులభంగా కోరుకునే విషయం కాదు ఇవి వేర్వేరు సూచనలు మరియు దీనితో మేము ఈ ఉపన్యాసం ముగింపుకు వస్తాము ధన్యవాదాలు